ఇంతకుముందు రెండు పాఠ్యాంశాలలో నేను ప్రొబబిలిటీ అనే భావనను పరిచయం చేశాను ప్రొబబిలిటీ అనేదిస్టాటిస్టికల్ ఎనాలిసిస్ చేయడానికి థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ను ఇస్తుంది స్టాటిస్టిక్స్ అనేది మనకు వచ్చిన ఎక్స్పరిమెంట్ అబ్సర్వేషన్స్ ను ఎనాలిసిస్ చేయడం తో సంబంధము కలిగి ఉంటుంది కాబట్టి ఈ పాఠ్యాంశంలో నేను మీకు కొన్ని స్టాటిస్టికల్ ప్రమాణాలను పరిచయం చేస్తాను మరియు ఎలా వాటిని ఎనాలిసిస్ కు ఉపయోగించాలో చెబుతాను కాబట్టి మనము ప్రోబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మరియు మొదలగు వాటి గురించి ముందుగానే మనము మాట్లాడుకున్నప్పుడు స్టాటిస్టికల్ ఎనాలిసిస్ చేయడానికి అవసరం ఏమిటి ముఖ్యముగా మనము నిజమైన ఎనాలసిస్ చేస్తున్నప్పుడు మనకు మొత్తం శాంపుల్ స్పేస్ తెలియదు ఈ శాంపుల్స్ ఎక్కడనుండి వచ్చాయో ఆ డిస్ట్రిబ్యూషన్ అన్ని పెరామీటర్స్ కూడా తెలియదు ముఖ్యంగా మనకు మొత్తం ఉన్న పాపులేషన్ నుండి కొన్ని శాంపుల్స్ మాత్రమే వస్తాయి కాబట్టి కాబట్టి ఈ కొన్ని పరిమితమైన శాంపిల్స్ నుండి మనము మొత్తము పాపులేషన్ యొక్క ఒక ప్రోబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ నుండి పరిణామాలను ఉత్పలము చేయాలి మరియు ఈ డిస్ట్రిబ్యూషన్ యొక్క పెరామీటర్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి శాంపుల్ లేదా అబ్సర్వేషన్స్ సమితి అనేది మొత్తం శాంపుల్ స్పేస్ ను సూచించేది గా ఉంది మనము ఉదాహరణ తీసుకుందాం మీరు ప్రపంచంలో ప్రజల యొక్క సగటు ఎత్తు ను కనుగొనాలి అనుకుంటున్నారు మీరు కేవలము శాంపుల్ ప్రజలను లేదా అమెరికా ప్రజలు ను ఒక్కరినే తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏషియన్ ప్రజల అంటే కొంత ఎత్తుగా ఉంటారు కాబట్టి మీరు శాంపుల్స్ తీసుకున్నప్పుడు కొన్ని ఉదాహరణలు తీసుకోవాలి అమెరికా నుండి యూరోప్ నుండి ఏషియా నుండి మొదలగునవి కాబట్టి దీనిని ప్రోపర్ శాంప్లింగ్ పద్ధతి అంటారు మరియు డిజైన్ ఎక్స్పరిమెంట్స్ లో ఇవి ఉపయోగిస్తారు మనకు ఒక శాంపుల్ వచ్చిందని అనుకున్నాము మీరు దీనిని చాలా జాగ్రత్తగా మరియు మీరు ఎనలైజ్ చెయ్యాలనుకునే పాపులేషన్ సూచించే లాగా తీసుకున్నారు ఇప్పుడు పాపులేషన్ యొక్క ప్రాథమిక నిర్వచనం అనేది రాండమ్ ఎక్స్పరిమెంట్ యొక్క అన్ని సాధ్యమయ్యే ఫలితాల యొక్క సమితి అని దీనిని ముందుగానే శాంపుల్ స్పేస్ గా నిర్వహించాము మీకు కొన్ని ఉదాహరణలు లేదా శాంపుల్స్ వస్తాయి వీటినే శాంపుల్ సమితి అంటారు ఇది మీరు చేయవలసిన ఎక్స్పరిమెంట్స్ యొక్క అబ్జర్వేషన్స్ యొక్క ఒక అపరిమితమైన సమితి ఇప్పుడు ప్రోబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ లేదా పాపులేషన్ పారామీటర్స్ తెలియనప్పుడు ఈ శాంపుల్ సమితి నుండి పాపులేషన్ గురించి ఉత్పన్నము చేయగలిగే పరిణామాలను ఊహించాలి ఒక వేళ మీరు అలాంటి ఇన్ఫెరెన్స్స్ తెలుసుకో లేకపోతే మీ ఇన్ఫెరెన్స్ అనేది స్టోకాస్టిక్ లేదా అన్సర్టైన్ ఎందుకంటే మీరు తీసుకున్న శాంపుల్ కూడా అన్సర్టైన్ అవి మొత్తం పాపులేషన్ లో తను సూచించలేవు కాబట్టి మీకు వచ్చే ఇన్ఫెరెన్స్స్ కూడా అన్సర్టైన్ అని అంచనా వేయవచ్చు మీకు వీటి సమాధానాలు ఇచ్చినప్పుడు మీరు ఉత్పన్నం చేసే అంచనాల యొక్క కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ కూడా ఇవ్వాలి కాబట్టి మనము ప్రోబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ను చదివినప్పుడు తెలుసుకున్న ఒక కారణము ఇది ఎందుకంటే మీరు శాంపుల్ నుండి వచ్చిన దీని అంచనాలను ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ లో మరియు మొదలగు వాటి లో లేదా మీకు వచ్చే ఈ ప్రోబబిలిటీ విలువ లో వర్గీకరించవచ్చు కాబట్టి మనము ముఖ్యమైన స్టాటిస్టికల్ ఎనాలిసిస్ వైపు చూద్దాము మనము స్టాటిస్టికల్ ఎనాలిసిస్ ను రెండు భాగాలుగా విభజన చేద్దాం అవి గ్రాఫికల్ భాగము లేదా గ్రాఫికల్ ఎనాలిసిస్ అక్కడ మనము చిత్రాలు లేదా గ్రాఫ్స్ ను ఉపయోగించి మొత్తం డేటా ను చూస్తాము ఇంకో విధానం ఏమిటంటే క్వాంటిటేటివ్ కంప్యుటేషన్స్ లేదా న్యూమరికల్ కంప్యుటేషన్స్ చేయవచ్చు అక్కడ మీరు కొన్ని పెరామీటర్స్ తో పంపబడిన మొత్తం శాంపుల్ ను సంగ్రహించవచ్చు ఉదాహరణకు మనము మనం మీన్ మరియు వేరియన్స్ గురించి మాట్లాడుకున్నాము గమనించండి మనము వందల డేటా బిందువులను లేదా ఎక్స్పరిమెంట్ ను తీసుకున్నాము మీరు అందరికీ ఈ వంద విలువల గురించి చెప్పలేరు అందరికీ అర్థమయ్యేలాగ మీరు ఈ విలువలను వివరించ లేరు న్యూమరికల్ గా మనము చేస్తున్న స్టాటిస్టిక్స్ సారాంశము ఏమిటంటే మీకు విడిగా ఉన్న అబ్సర్వేషన్స్ గురించి తెలియకుండానే మీకు మొత్తం డేటా సెట్ పైన పని చేస్తున్న భావన కలుగుతుంది మరియు అందుకే ఇవి చాలా ఉపయోగకరమైనవి మరియు వీటినే స్టాటిస్టిక్స్ సారాంశము అంటారు ఇప్పుడు ఇన్ఫెరెన్షియల్ స్టాటిస్టిక్స్ అనేది రెండు రకాల ఎస్టిమేషన్ సమస్యల తో వ్యవహరిస్తుంది ఇక్కడ మనము ప్రోబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ యొక్క పెరామీటర్స్ ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తాము మనము ఎక్స్పెక్టెడ్ విలువ మొదటి మొమెంట్ రెండవ మొమెంట్ మరియు మొదలగు పలు రకాలైన డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చే పలు రకాలైన పెరామీటర్స్ మరియు మనము మనకు వచ్చిన చిన్న శాంపుల్ నుండి ఎలా పెరామీటర్స్ అంచనా వేయాలి అనే పారామీటర్స్ గురించి మాట్లాడుకున్నాము మరియు ఇలాంటి ఎస్టిమేట్స్ కొరకు కాన్ఫిడెన్స్ రీజియన్ ఎలా ఇవ్వాలి దీనినే ఎస్టిమేషన్ అంటారు మరియు ఇంకొక డెసిషన్ మేకింగ్ మనము ఒక ప్రత్యేకమైన సంఖ్య 0 అవుతుందా లేదా అని కూడా నిర్ణయించాలి డిస్ట్రిబ్యూషన్ పెరామీటర్స్ మరియు మనము శాంపుల్ నుండి చేసే డెసిషన్ మేకింగ్ ను హైపోథిసిస్ టెస్టింగ్ అంటారు మనము ఒక కస్టమర్ మీతో ఉంటారా లేదా మిమ్మల్ని వదిలి పెట్టి వేరే వెండర్ వద్దకు వెళతారా అనేది మీరు ఇచ్చే ఆఫర్స్ బట్టి ఉంటుంది కాబట్టి ఇవి హైపోథిసిస్ టెస్టింగ్ లోకి వస్తాయి మనము ముందు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ తో వ్యవహరిద్దాం మరియు తర్వాత పాఠ్యాంశం లో ఇన్ఫెరెన్షియల్ స్టాటిస్టిక్స్ తో వ్యవహరిద్దాం కాబట్టి మనము శాంపుల్ కొరకు నిర్వచించిన కొంత స్టాటిస్టిక్స్ సారాంశము లేదా దీనిని సెంట్రల్ టెండెన్సీ మెజర్స్ అంటాము దీనిని మీరు మొత్తం శాంపుల్ యొక్క ఒక విధమైన సెంటర్ బిందువుగా చెప్పవచ్చు మరియు మనము మీన్ అంటే ఏమిటి అని నిర్వచిద్దాం ఈ మెజర్స్ అనేవి మీ ఉన్నత పాఠశాల లో ఉన్న గణితము నుండి మీకు తెలుసు కాబట్టి కొంత స్టాటిస్టిక్స్ సారాంశము ను నెమరు వేసుకుందాం శాంపుల్ యొక్క మీన్ అనేది అన్ని డేటా బిందువులు యొక్క కూడిక ను మొత్తం డేటా బిందువుల యొక్క సంఖ్యతో భాగిస్తే వస్తుంది కాబట్టి దానిని x̅ అనే గుర్తుతో సూచిస్తారు మరియు దీనిని మీన్ లేదా శాంపుల్ యొక్క సగటు ఉంటారు అంటారు ఈ ప్రత్యేకమైన విషయాన్ని మీకు వచ్చిన మొత్తం శాంపుల్ యొక్క సెంట్రల్ బిందువు గా నేను చూడవచ్చు మరియు శాంపుల్ నుండి వచ్చిన శాంపుల్ యొక్క సగటు అనేది ఒక విధముగా మనకు వచ్చిన ఉత్తమమైన ఎస్టిమేట్ తరువాత మనము పెరామీటర్స్ ను ఎస్టిమేట్ చేయడానికి లీస్ట్ స్క్వేర్స్ అనే ఈ పద్ధతిని తీసుకు వస్తాము మరియు మీరు పెరామీటర్స్ ను అంచనా వేయడానికి ఈ ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించినప్పుడు మీకు x̅అనేది శాంపుల్ యొక్క డేటా నుండి ఉత్తమమైన అంచనా గా వస్తుంది మనము అంచనా యొక్క కొన్ని ప్రాపర్టీస్ కూడా చూడవచ్చు ఉదాహరణకు మనము x̅ అనేది పాపులేషన్ మీన్ μ యొక్క అన్బయాసిడ్ ఎస్టిమేట్ అని నిరూపించవచ్చు అన్బయాసిడ్ ఎస్టిమేట్ అంటే ఏమిటి x̅ యొక్క ఎక్స్పెక్టేషన్ μ అవుతుంది దీనిని ఎనలిటికల్ గా ఏ డిస్ట్రిబ్యూషన్ నకు అయినా నిరూపించవచ్చు మరియు దీనిని నిరూపించడానికి మీరు N బిందువులు ఉన్న శాంపుల్ ని తీసుకోవాలి మరియు మీకు x̅ అనే ఎస్టిమేట్ వస్తుంది మరియు మీరు ఎక్స్పరిమెంట్ మళ్లీ చేసినట్లయితే మరియు మీరు N బిందువులు ఉన్న ఇంకొక శాంపుల్ ను పాపులేషన్ నుండి తీసుకున్నట్లయితే మరియు మీకు ఇంకొక ఒక x̅ వస్తుంది మరియు మీకు పలు రకాల ఎక్స్పరిమెంటల్ సమితి ల నుండి వచ్చిన ఈ అన్నిx̅ ల సగటు లెక్క వేయండి అప్పుడు యొక్క ఈ సగటు ల యొక్క సగటు అనేది పాపులేషన్ మీన్ అవుతుంది అన్బయాసిడ్ ఎస్టిమేట్ ను వివరించడానికి ఇది ఒక మార్గము మనము ఇంకా వేరే ఎస్టిమేట్ ప్రాపర్టీస్ ను చూస్తాము కానీ మీరు సరిచూడవలసిన ముఖ్యమైన ఎస్టిమేట్ ప్రాపర్టీ ఇదే ఈ ప్రత్యేకమైన స్టాటిస్టిక్స్ లేదా మీన్ యొక్క దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఒకవేళ పనికిరాని ఒక బిందువు మీ శాంపుల్ లో ఉంటే పొరపాటున మీరు ఒక తప్పును అందులో రాసి ఉంటే అప్పుడు మీ x̅ యొక్క ఎస్టిమేట్ అనేది ఈ పనికిరాని బిందువు వల్ల గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఈ విలువలను మనము ఒక అవుట్లయర్ అని అంటాము మరియు మీ డేటా అనేది ఒక అవుట్లయర్ వలన x̅ యొక్క తప్పు ఎస్టిమేట్ ను పెంచుతుంది మనము ఇప్పుడు ఒక ఉదాహరణను తీసుకుందాము దీనిలో 20 చెర్రీ వృక్షాలు ఉన్నాయి మరియు ఈ చెర్రీ వృక్షాల యొక్క ఎత్తును అడుగులలో కొలిచాము మరియు మనకి కొన్ని సంఖ్యల సమితి వచ్చింది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో వీటిని రాండమ్ గా ఉత్పన్నం చేస్తే దాని మీన్ 70 వచ్చింది మరియు స్టాండర్డ్ డీవియేషన్ అనేది 10 వచ్చింది కాబట్టి పాపులేషన్ మీన్ అనేది 70 మరియు పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది 10 మరియు నాకు ఈ విలువలు వచ్చాయి మీరు ఇప్పుడు ఉదాహరణకు r లో అలాంటి డేటా బిందువులను ఉత్పన్నము చేయడానికి r నార్మ్ ఉపయోగించవచ్చు ఇప్పుడు మీరు 20 బిందువులు ఉన్న శాంపుల్ తీసుకుంటే మరియు మీన్ విలువను లెక్క వేస్తే 69 25 విలువ వస్తుంది ఇది పాపులేషన్ మీన్ కు దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్పేవరకూ ఆ విలువ మీకు తెలియనప్పటికీ ఇదే పాపులేషన్ మీన్ యొక్క మంచి ఎస్టిమేట్అని మీరు చూస్తారు ఇప్పుడు వేరేవైపు ఒకవేళ నేను మొదటి డేటా బిందువు 55 తీసుకుని మరియు దానికి నేను ఒక బయాస్ ను తప్పుగా ఇచ్చిన 105 గా కలిపితే అప్పుడు 50 కలపడం వలన దాని మీన్ మళ్ళీ నేను లెక్క వేస్తే ఇప్పుడు నాకు మీన్ 71 75 వస్తుంది ఇది విశేషంగా 70 నుండి డీవియేట్ అవడము మొదలు పెడుతుంది అది మీరు చూడవచ్చు మీ శాంపుల్ లో ఉన్న ఒక బయాస్ అనేది మీ ఎస్టిమేట్ ని చాలా చాలా తక్కువ చేస్తుంది అంటే x̅ అనేది డేటా లోని అవుట్లయర్ వలన ప్రభావితము అవుతుంది మనము అవుట్లయర్స్ నకు సంబంధితముగా రోబస్ట్ గా ఉండే సెంట్రల్ టెండెన్సీ యొక్క వేరే మెజర్స్ ను సూచించవచ్చు ఒకవేళ అవుట్లయర్ ఉన్నాకూడా ఇవి అంతగా మారవు మరియు అలాంటి మెజర్ ఏమిటి అని మనము చూద్దాము మీడియన్ అనేది సెంట్రల్ టెండెన్సీ యొక్క వేరే మెజర్ 50 శాతం డేటా బిందువులు అన్ని కూడా దీని కింద ఉంటాయి 50 శాతం ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ ఈ విలువ కన్నా పెద్దవిగా ఉంటాయి కాబట్టి మీరు దేని కింద ఈ సగం డేటా ఉంటుందో మరియు దేని పైన సగం డేటా బిందువులు ఉంటాయో అది కనుగొనాలి ఇది చేయడానికి మీరు చిన్న విలువ నుండి పెద్ద విలువ వరకూ వచ్చిన అన్ని అబ్జర్వేషన్స్ ను క్రమబద్ధము లో ఉంచాలి మరియు తర్వాత మధ్య విలువను కనుగొనాలి దీనిని మనం ఒక ఉదాహరణ తో చేద్దాం కాబట్టి అవే 20 చెర్రీ వృక్షాలు డేటా నేను చూస్తాను ఈ డేటా బిందువులను చిన్ననుండి పెద్దవాటి వరకు క్రమబద్ధము చేశాను మరియు మీరు దీని వైపు చూసినట్లయితే 12345678910 లో పదవ బిందువు అనేది 67 అవుతుంది ఎందుకు అంటే అక్కడ బిందువుల సంఖ్య సరిసంఖ్య పదకొండవ బిందువు 71 మరియు మీరు ఈ రెండింటి సగటును తీసుకుంటే దీనిని మీడియన్ అని పిలుస్తారు ఒకవేళ అక్కడ బేసి సంఖ్యలో బిందువులు ఉంటే మీరు మధ్య బిందువు అలాగే తీసుకోవచ్చు అక్కడ బిందువుల సరి సంఖ్య అయితే మీరు మధ్య బిందువు యొక్క ఒక సగటుని తీసుకోవాలి ఈ ఉదాహరణలో పదవ మరియు పన్నెండవ బిందువులు మీడియన్ 69 ని ఇస్తాయి ఒకవేళ మనము ఒక బయాస్ ను ముందు చెప్పిన విధముగా మొదటి డేటా బిందువుకు కలిపినట్లయితే మరియు ఇది 105 అవుతుంది అప్పుడు డేటా ను మళ్లీ క్రమబద్ధం చెయ్యాలి మరియు మీడియన్ ను మళ్ళీ కనుగొనాలి ఇప్పుడు మీడియన్ మారలేదు అని కనుగొన్నాము కాబట్టి ఈ ప్రత్యేకమైన ఉదాహరణ లో అవుట్లయర్ అనేది మీడియన్ ను ప్రభావితం చేయలేదు మరియు అందుకే దీనిని రోబొస్ట్ మెజర్ అని పిలుస్తాము ఒకవేళ అక్కడ పనికిరాని బిందువు మీ శాంపుల్స్ లో ఉన్నా కొన్ని విషయాల్లో ఇదే ఉత్తమమైన ఎస్టిమేట్ అని కూడా మీరు చూపించవచ్చు ఈ ఉదాహరణలో మీరు ఉపయోగిస్తున్న మెరిట్ ను ఆబ్సొల్యూట్ డీవియేషన్ అని పిలుస్తారు అదే మీరు అడుగుతున్న ఎస్టిమేట్ అంటే ఏమిటి ఇండివిడ్యువల్ అబ్జర్వేషన్ నుండి ఆబ్సొల్యూట్ దృష్టిలో ఇది ఎలా డీవియేట్ అవుతుంది అని మరియు ఇది ఇది మీడియన్ అనేది ఎలాంటి బిందువు ఎలాంటి ఎస్టిమేట్ అనే వైపు మళ్లుతుంది కాబట్టి అక్కడ అవుట్లయర్స్ ఉన్నప్పుడు ముఖ్యముగా మనము మీన్ కన్నా ఈ సెంట్రల్ మెజర్ ను ఉపయోగిస్తాము మోడ్ అనేది సెంట్రల్ టెండెన్సీ యొక్క వేరే మెజర్ మరియు ఈ విలువ అనేది ఈ విలువ ఇది చాలా తరచుగా వస్తూ ఉంటుంది లేదా దీన్నే మోస్ట్ ప్రోబబుల్ విలువ అంటాము మరియు ఒకవేళ మీరు 20 చెర్రీ వృక్షాలు ఉన్న ఉదాహరణ తీసుకుంటే తరచుగా మళ్లీ వచ్చిన 67 విలువని మోస్ట్ ప్రోబబుల్ విలువగా కనుగొనవచ్చు మళ్లీ మీరు చెప్పినట్లు ఈ 3 కాన్సెక్క్యూటివ్ ఈ 3 వచ్చిన విధానాన్ని మిగతా డేటా బిందువులతో సరి పోల్చాలి మరియు దీనినే మోడ్ అంటారు మరియు డిస్ట్రిబ్యూషన్ లో ఇది ఒక కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇది ఒక డెన్సిటీ ఫంక్షన్ గరిష్ట విలువ యొక్క పెద్ద విలువను సూచిస్తుంది మరియు ఈ మోస్ట్ ప్రోబబుల్ విలువ చాలా వరకు డేటా క్లస్టర్ గా చుట్టూ ఉంటాయని మీరు అంచనా వేయవచ్చు కొన్నిసార్లు డిస్ట్రిబ్యూషన్ కు రెండు మోడ్స్ ఉంటాయి దీనినే బైమొడల్ అని అంటారు ఈ ఉదాహరణలో మీకు అలాంటి ఒక డిస్ట్రిబ్యూషన్ నుండి శాంపుల్ తీసుకున్నప్పుడు అందులో ఒక మోడ్ చుట్టూ మీకు రెండు క్లస్టర్స్ ఒక క్లస్టర్ మరియు రెండవ మోడ్ చుట్టూ వేరే క్లస్టర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ డేటా బిందువులు దేని చుట్టూ ఉంటాయో దానినే మోడ్ విలువ గా కనుగొనవచ్చు ఒక శాంపుల్ సమితిని వర్గీకరించడానికి ఇంకొక మెజర్ ను స్ప్రెడ్ మెజర్స్ అని పిలుస్తారు మరియు ఇది డేటా ఎంత దూరము వరకు వరకు విస్తరించి ఉన్నదో తెలుపుతుంది కాబట్టి ఒక మెజర్ ను శాంపుల్ వేరియన్స్ అని పిలుస్తారు దీనిని s వర్గము తో సూచిస్తారు మరియు దీనిని ఇలా నిర్వచిస్తారు డేటా బిందువు xi శాంపుల్ సగటు అది మీరు ముందు లెక్కించారు ఈ డీవియేషన్ అనేది ఈ అబ్జర్వేషన్ యొక్క శాంపుల్ మీన్ యొక్క వర్గము మరియు ఈ అన్ని n డేటా బిందువులను కలపండి మరియు ఈ సంకలనం యొక్క వర్గముని N 1 తో విభజించండి ఇలాంటి మెజర్ ను శాంపుల్ వేరియన్స్ అని పిలుస్తారు మళ్లీ శాంపుల్ వేరియన్స్ ని పాపులేషన్ వేరియన్స్ యొక్క ఒక అన్బయాస్డ్ ఎస్టిమేట్ గా నిరూపించవచ్చు మరియు శాంపుల్ వేరియన్స్ యొక్క వర్గ మూలాన్ని స్టాండర్డ్ డీవియేషన్ గా పిలుస్తారు ఇప్పుడు మీన్ లాగా శాంపుల్ వేరియన్స్ అవుట్లయర్స్ కు సహకరిస్తోంది కాబట్టి మీకు ఒక అవుట్లయర్ ఉంటేశాంపుల్ వేరియన్స్మన శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఇది పాపులేషన్ పెరామీటర్ యొక్క అసంపన్నమైన ఎస్టిమేట్ కాబట్టి మనము వేరే స్ప్రెడ్ మెజర్ ను నిర్వచిస్తున్నాము దీనినే మీన్ ఆబ్సొల్యూట్ డీవియేషన్ అని పిలుస్తాము ఇది మీడియన్ లాగే ఉంటుంది ఈ ఉదాహరణలో స్క్వేర్డ్ డీవియేషన్ యొక్క ఈ సంకలనాని కి బదులు మనము మీన్ నుండి డేటా బిందువు యొక్క ఆబ్సొల్యూట్ డీవియేషన్ తీసుకుంటాము మీరు కావాలి అంటే మీడియన్ నుండి కూడా తీసుకోవచ్చు కాబట్టి మీన్ లేదా మీడియం నుండి అబ్జర్వేషన్ యొక్క డీవియేషన్ కొరకు మీరు అన్ని చివరి బిందువుల సంకలనము యొక్క ఈ డీవియేషన్ తీసుకోవాలి మరియు దానిని N తో భాగించాలి మరియు దీనినే మీన్ ఆబ్సొల్యూట్ డీవియేషన్ అని పిలుస్తారు మళ్లీ మీరు N లేదా N 1 తో భాగించాలా అనేది ఒక ముఖ్యమైన గమనిక ముఖ్యంగా మనము N 1 తో భాగిస్తాము ఎందుకంటే మీకు ఒకే ఒక డేటా బిందువు ఉన్నట్లయితే s వర్గాన్ని ఎస్టిమేట్ చేయడం సాధ్యము కాదు ఉదాహరణకు ఒక వేళ మీకు ఒక డేటా బిందువు ఉన్నట్లయితేs వర్గం అనేది 0 అవుతుంది ఎందుకంటే మీన్ అనేది ఇదే బిందువు అవుతుంది కాబట్టి సహజంగా మాట్లాడకుంటే మీకు N 1 బిందువులు ఉంటాయి ఇది ఒక డేటా బిందువును ముందుగానే శాంపుల్ యొక్క మీన్ లేదా మీడియన్ లేదా మీరు ఎస్టిమేట్ చేసిన ఏదో ఒక పెరామీటర్ కొరకు ఉపయోగించారు కాబట్టి అదే విధముగా ఇక్కడ కూడా మీరు N 1 తో భాగించాలి ఇది అక్కడ N 1 డేటా బిందువులు మీన్ ఆబ్సొల్యూట్ డీవియేషన్ తీసుకు రావడం కొరకు ఉన్నాయి స్ప్రెడ్ యొక్క 3 మూడవ మెజర్ ఏమిటంటే రేంజ్ ఇది ప్రాథమికంగా గరిష్ట కనిష్ట విలువల కు మధ్య వ్యత్యాసం ఇవన్నీ కూడా ఎంతవరకూ డేటా అనేది సెంట్రల్ మెజర్ అయిన మీన్ లేదా మీడియన్ చుట్టూ స్ప్రెడ్ అయింది అనే వివరాలను మీకు ఇస్తుంది కాబట్టి మనము 20 చెర్రీ వృక్షాలు ఉన్న ఉదాహరణలు తీసుకుందాము దానికి ఇచ్చిన డేటా నుండి వేరియన్స్ లెక్క వేసాము మరియు ఇది 70 53132 అని కనుగొన్నాము మరియు నేను స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంటే మనము దానిని 8 4 అని కనుగొంటాము నేను చెప్పిన విధముగా నేను నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుండి ఈ డేటాను ఉత్పన్నం చేయడానికి ఒక స్టాండర్డ్ డీవియేషన్ 10 ను ఉపయోగించాను మరియు శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది పాపులేషన్ పెరామీటర్ యొక్క సమంజసమైన మంచి మెజర్ఇది మనకు తెలియని ఇప్పుడే కనుగొన్నది వేరే వైపు ఒక వేళ నేను ఒక 50 యూనిట్స్ అయిన అవుట్లయర్ ను మొదటి డేటా బిందువు తో కలిపి s వర్గాన్ని మరియు s ను లెక్కవేస్తే s వర్గము అనేది 212 అవుతుంది మరియు మీరు చూడవచ్చు ఒకవేళ నేను దీనికి వర్గమూలం తీసుకుంటే అది 14 అవుతుంది ఇది పాపులేషన్ పెరామీటర్ 10 నుండి విశేషంగా డీవియేట్ అవుతుంది కాబట్టి ఒక అవుట్లయర్ అనేది స్టాండర్డ్ డీవియేషన్ మరియు వేరియన్స్ను చాలా అసంపన్నము గా చేస్తుంది మరియు అందువలన దీనిని పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ లేదా వేరియన్స్ లను మంచి ఎస్టిమేట్ గా నమ్మలేము వేరే వైపుమీన్ ఆబ్సొల్యూట్ డీవియేషన్ వైపు చూద్దాము ఈ ఉదాహరణలో మనకు ఒక అవుట్లయర్ లేకపోతే మనకు 6 9 మీన్ ఆబ్సొల్యూట్ డీవియేషన్ వస్తుంది ఇది 10 తో సరిపోలిస్తే అంతా తక్కువేమీ కాదు మీకు ఒక అవుట్లయర్ ఉంటే మీన్ ఆబ్సొల్యూట్ డీవియేషన్ అనేది 9 5 కు మారుతుంది ఇది దగ్గరకు వస్తుంది కానీ ఇది ముఖ్యము కాదు ఎందుకంటే ఇది మారదు కేవలము అవుట్లయర్ ఉండడం వలన కాబట్టి ఇది చాలా రోబొస్ట్ మెజర్ నిజానికి మీడియన్ నుండి మీన్ ఆబ్సొల్యూట్ డీవియేషన్ తీసుకుంటే అప్పుడు అవుట్లయర్ సంబంధిత రోబొస్ట్నెస్ ఇంకా మెరుగవుతుంది డేటా యొక్క రేంజ్ అనేది గరిష్ట మరియు కనిష్ట విలువలుగా వస్తాయి మరియు నేను దాన్ని ఇక్కడ చూపిస్తాను కాబట్టి ఇవి స్ప్రెడ్ యొక్క మెజర్స్ కాబట్టి ఒకవేళ నేను మీకు మొత్తం 20 డేటా బిందువులు ఇవ్వలేకపోతే మరియు నేను మీన్ ఏమిటో మీకు చెబుతాను ఇది 69 మరియు స్టాండర్డ్ డీవియేషన్ అనేది 8 5 అని అందాము అప్పుడు డేటా అనేవి 69 లేదా మధ్య ఉంటుంది స్టాండర్డ్ డీవియేషన్ కన్నా 2 రెట్లు విస్తరించి ఉంటుంది ఇది 16 అవుతుంది కాబట్టి కనిష్ట విలువ అనేది 53 అవుతుంది మరియు గరిష్ట విలువ 85 అవుతుంది మరియు ఇది మీరు పెద్దదైన మరియు గరిష్ట విలువ ను చూసే వైపు మళ్లుతుంది కాబట్టి లేదా మీన్ నుండి 2 రెట్లు స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఇది 95 శాతము డేటా బిందువులను సూచిస్తుంది ఒకవేళ డిస్ట్రిబ్యూషన్స్ అనేది నార్మల్ అయితే మీరు కావాలనుకుంటే మిగతా డిస్ట్రిబ్యూషన్ కొరకు మీరు ఈ విధమైన ఇంటర్వెల్ ఉత్పలము ఉత్పలము ఉత్పన్నము చేయవచ్చు కానీ కేవలము రెండు సంఖ్యలు నేను శాంపుల్ యొక్క ప్రాపర్టీస్ మీకు చెప్పే లాగా చేస్తాయి మరియు అదే శాంపుల్ స్టాటిస్టిక్స్ యొక్క శక్తి ఇప్పుడు అక్కడ కొన్ని ముఖ్యమైన శాంపుల్ మీన్ మరియు వేరియన్స్ యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి అవి హైపోథిసిస్ టెస్టింగ్ ను ఉపయోగించాలి కాబట్టి నేను ఇందులో కొన్ని గుర్తు చేస్తాను మీకు ఒకవేళ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుండి తీసుకున్న పాపులేషన్ పారామీటర్ μ మరియు పాపులేషన్ వేరియన్స్ σ వర్గము ఉంటే మరియు ఈ డిస్ట్రిబ్యూషన్ నుండి మీరు N విలువలు తీసుకుంటే ఇక్కడ N అబ్జర్వేషన్స్ ఉంటే వీటికి ఏ విధముగా బయాస్ లేకపోతే ఈ ఎంచుకున్న లేదా తీసుకున్న శాంపుల్స్ స్వతంత్రమైనవి మరియు మీరు స్వతంత్రం అయిన శాంపుల్స్ సమితి నుండి శాంపుల్ సగటు ను లెక్క వేస్తే అప్పుడు మీరు x̅ అనేది అదే విధమైన మీన్ మరియు పాపులేషన్ మీన్ తో నార్మల్ గా డిస్ట్రిబ్యూట్ అయిందని నిరూపించవచ్చు దీని అర్థం ఏమిటంటేx̅ అనేది μ నేను ఇంతకు ముందు చెప్పిన విధముగా x̅ యొక్క వేరియన్స్ అంచనా అనేది σ2 బై N కాబట్టి x̅ యొక్క వేరియన్స్ అనేది నిజముగా విడిగా ఉండే అబ్జర్వేషన్స్ యొక్క వేరియన్స్ కన్నా తక్కువ ఉంటుంది ఇక్కడ ఉన్న ముఖ్యమైన గమనిక ఏమిటంటే ఒకవేళ నేను N అనేది అదే డిస్ట్రిబ్యూషన్ లో మళ్లీ వస్తే మరియు నేను వాటి సగటును లెక్కలోకి తీసుకుంటే ఈ సగటు అనేది అసలైన అబ్జర్వేషన్స్ కంటే తక్కువ నోఇసీగా ఉంటుంది కాబట్టి నోఇస్ తో వ్యవహరించే ఒక పద్ధతి కోసం మరియు అబ్జర్వేషన్స్ లో నోఇస్ సమాచారాన్ని ని తగ్గించడానికి మనము n అబ్జర్వేషన్స్ను ఒక ఎక్స్పరిమెంట్ కండిషన్ లో తీసుకుని మరియు వాటి సగటు అని చేయాలి అనేది ఈ సగటు అనేది తక్కువ వేరియబిలిటీ లేదా తక్కువ నోఇస్ కలిగి ఉంటుంది మరియు దీని యొక్క ఈ సగటు యొక్క వేరియన్స్ తగ్గిస్తుంది ఇది 1 బై N రెట్లు విడిగా ఉన్న అబ్జర్వేషన్స్ యొక్క వేరియన్స్ అవుతుంది కాబట్టి నోఇస్ అనేది N యొక్క వర్గమూలానికి తగ్గుతుంది ఇక్కడ N అనే శాంపుల్స్ యొక్క సంఖ్యను సూచిస్తుంది ఇప్పుడు మీరు శాంపుల్ వేరియన్స్ వైపు చూసినట్లయితే మరియు మీరు శాంపుల్ వేరియన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ను వర్గీకరణ చేయాలి అనుకుంటే మీరు మళ్ళీ చూపించవచ్చు ఒకవేళ మీరు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుండి శాంపుల్స్ ను కొంత మీన్ μ మరియు వేరియన్స్ σ2 తీసుకున్నట్లయితే మరియు నేను తీసుకున్న ఈ అబ్జర్వేషన్స్ పరస్పరము స్వతంత్రము అయినవి అనుకుంటే అప్పుడు ఒక వేళ మీరు రు N 1 రెట్లు శాంపుల్ వేరియన్స్ డివైడెడ్ బై పాపులేషన్ వేరియన్స్ చేస్తే మనము ఈ ప్రత్యేకమైన మెజర్ χ స్క్వేర్డ్ డిస్ట్రిబ్యూషన్ N 1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ తో చేయవచ్చు మనము χ స్క్వేర్డ్ అనేది ఒక రాండమ్ వేరియబుల్ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇది 0 నుండి ∞వరకు ఉంటుంది మరియు ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది స్క్వేర్డ్ ను వర్గీకరించడానికి ఉపయోగిస్తారు మరియు మనము తర్వాత హైపోథిసిస్ టెస్టింగ్ చేస్తాము σ2 మరియు మొదలగునవి ఏ విలువ అయినా ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఉపయోగించి మనము దీన్ని చూడవచ్చు ఇప్పుడు ఆ న్యూమరికల్ పద్ధతులు సహజంగా శాంపుల్ డేటా ను ఎనాలసిస్ చేస్తాయి మనము ఏమి ఏమి చేయాలి అనుకుంటున్నాము అంటే గ్రాఫికల్ ఎనాలసిస్ ఇది మీకు డేటా సమితి ఇచ్చినప్పుడు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే ఈ చిత్రాన్ని చూడడానికి వీలు అయ్యేలాగా గీయడం ఎందుకంటే మైండ్ అనేది సంఖ్యల కన్నా దీనిని అర్థము చేసుకోగలదు కాబట్టి నా సలహా అనేది ఎప్పుడూ మీకు ఒక డేటా సమితి ఉంటే ఒక మీరు దానిని గీస్తే మరియు దానిని చూడండి కాబట్టి మనము కొన్ని ప్రామాణికమైన చిత్రాలను మళ్లీ చూద్దాము అందులో కొన్ని మీరు ఉన్నత పాఠశాలలో చూసినవే మనము మనకు తెలిసిన హిస్టోగ్రాం నుండి మొదలు పెడదాము ఇక్కడ నాకు ఒక శాంపుల్ సమితి ఉంది మరియుమనము ఏమి చేస్తాము అంటే ముందు శాంపుల్ సమితి ని చిన్న రేంజ్స్ గా విభజిస్తా ము మనము వీటిని గుర్తులతో సూచిస్తాము మరియు ఎన్ని అబ్జర్వేషన్స్ ఈ రేంజ్ లో లేదు లేదా ఈ ఇంటర్వెల్ లో ఉంటాయి అని లెక్క వేస్తాము మరియు మనము తరువాత ఈ చిత్రాన్ని ఇస్తాము x అక్షము పై ఇంటర్వల్ యొక్క విడ్త్ తో లేదా ఇంటర్వల్ పరిమాణం మరియు y అక్షము పై డేటా బిందువు యొక్క సంఖ్యను సూచిస్తాము y అక్షము పైన ఉన్న ఇంటర్వెల్ ను ఫ్రీక్వెన్సీ అంటాము మరి అది y అక్షము పైన ఉంటుంది కాబట్టి మనము చెర్రీ వృక్షాల ఉదాహరణ ను తీసుకుందాము మనకు 20 డేటా బిందువులు ఉన్నాయి నేను వీటిని 5 అడుగుల ఇంటర్వెల్స్ విభజించాము అంటే నేను వాటిని 50 నుండి 5555 నుండి 6060 నుండి 65 మరియు మొదలగునవి గా విభజించాను మరియు 50 నుండి 55 వరకు ఎత్తు గల వృక్షాలు ఏమీ లేవు మేము 55 నుండి 60 మధ్యలో 4 వృక్షాలు పాల్గొన్నాము కనుగొన్నాను ఇక్కడ మనము ఒక డేటా బిందువును అక్కడ రెండవ డేటా బిందువును అక్కడ మూడవ డేటా బిందువును మరియు నాలుగవ డేటా బిందువు 60 ను చూడవచ్చు కాబట్టి ఈ ఎడ్జ్ ఉన్నది కాబట్టి ఈ 4 డేటా బిందువులు అనేవి 55 మరియు 60 మధ్యలో ఉంటాయి మరియు అదే విధముగా అక్కడ రెండు డేటా బిందువులు 60 కు కొంచెం పైన 65 వరకు మరియు మొదలగునవి ఉన్నాయని కనుగొన్నాము మరియు మనము ఇక్కడ ప్రతి ఇంటర్వెల్ కు దీర్ఘ చతురస్రం గీసాము మరియు దీన్నే ఒక హిస్టోగ్రాం అంటాము నిజానికి నేను 100 ఉదాహరణలు తీసుకుంటే మరియు నేను వాటిని గీస్తే మీరు స్టాండర్డ్ బెల్ రూపము గల వక్ర రేఖ ను కూడా చూడవచ్చు మరియు ఎందుకంటే నేను నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుండి ఈ శాంపుల్స్ తీసుకున్నాను ఈ ఉదాహరణలో ఇవి 20 మీరు దీనిని స్పష్టంగా బెల్ రూపము లో చూడలేకపోతున్నారు మీరు ఎక్కువ డేటా బిందువులు క్లస్టర్ గా మధ్య బిందువు 70 ను చుట్టి ఉండటం చూడవచ్చు మీకు వేరే రకమైన చిత్రాలు కూడా ఉంటాయి ఒకటి బాక్స్ చిత్రము అని పిలుస్తాము ఇది తరచుగా స్టాక్ విలువలను చూడడానికి ఉపయోగిస్తారు ఇక్కడ మీరు కొన్ని ప్రమాణాలను లెక్క వేయాలి వీటినే క్వోర్టైల్స్ Q1Q2 మరియు Q3 మరియు రేంజ్ లో ఉండే గరిష్ట కనిష్ట విలువలు అంటాము క్వోర్టైల్స్ అంటే ఏమిటి e క్వోర్టైల్స్ అనేవి మీడియన్ యొక్క పొడిగింపుQ2 అనేది మీడియన్ దీని అర్థం సగం బిందువులు Q2 కింద ఉంటాయి మరియు సగం బిందువులు Q2 పైన ఉంటాయి అదే విధముగా Q1 అనేది 25 శాతాన్ని సూచిస్తుంది దీని అర్థం 25 శాతం అబ్జర్వేషన్స్ Q1 కింద ఉంటాయి 75 శాతము Q1 మరియు Q3 పైన ఉంటాయి అంటే 75 శాతము Q3 కింద మరియు 25 శాతము Q3 పైనా ఉంటాయి మరియు మీరు ఈ మీడియన్ క్వోర్టైల్స్ మరియు కనిష్ట గరిష్ట విలువలుచూసినప్పుడుమీరు బాక్స్ మరియు విస్కర్ చిత్రాలను గీయవచ్చు బాక్స్ లో మీడియన్ అనేది మధ్య విలువ మరియు దిగువ క్వోర్టైల్ Q1 మరియు ఎగువ క్వోర్టైల్ కూడా గీయబడినది మరియు బాక్స్ అనే దానిని Q1 మరియు Q3 మధ్య గీసి ఉంది స్పష్టంగా ఇది మీడియన్ చూపిస్తోంది ఈ ఉదాహరణలో ఇది సిమెట్రిక్ కానీ సాధారణంగా అవ్వాల్సిన అవసరం లేదు Q2 లేదా Q3 లు Q1 నకు దగ్గరగా ఉంటాయి మనము కనిష్ట మరియు గరిష్ట విలువలు చూపించాము ఇక్కడ ఈ ఉదాహరణ లో దిగువ అబ్జర్వేషన్ ఎగువ అబ్జర్వేషన్ లను విస్కర్స్ అంటారు ఇది మీకు కేవలము స్టాండర్డ్ డీవియేషన్ లేదా మీన్ ఆబ్సొల్యూట్ డీవియేషన్ మొదలగునవి ఇవ్వకుండా డేటా బిందువులను స్ప్రెడ్ చేసే ఆలోచనను ఇస్తుంది ఇది డేటా యొక్క స్ప్రెడ్ గురించి ఇంకొంత సమాచారం ఇస్తుంది కాబట్టి ఉదాహరణకు మీరు 20 చెర్రీ వృక్షాలు తీసుకుంటే మరియు వాటిని కనిష్టము నుండి గరిష్ట నకు క్రమబద్దీకరిస్తే మరియు మనము మీడియన్ ను పదవ మరియు పదకొండవ బిందువుల సగటు గా లెక్క వేస్తే అది 69 అవుతుంది అప్పుడు మొదటి క్వోర్టైల్ అనేది సహజంగా మొదటి సగాన్ని తీసుకుని లెక్క వేస్తే సరిపోతుంది ఇవి ఈ 10 బిందువులు అవుతాయి మరియు మొదటి 10 బిందువుల యొక్క మీడియన్ ను 64 అవుతుంది మరియు Q3 అనేది మిగతా సగం 60 నుండి 71 నుండి 83 వరకు యొక్క మీడియన్ గా లెక్క చేయవచ్చు అది 75 అవుతుంది కాబట్టి కనిష్ట గరిష్ట విలువలు 50 మరియు 83 అవుతాయి మీరు ఈ చిత్రాన్ని చూడవచ్చు మూడో రకమైన ఈ చిత్రము డేటా యొక్క డిస్ట్రిబ్యూషన్ తెలుసుకోవడానికి చాలా ముఖ్యమైనది దీనిని ప్రోబబిలిటీ చిత్రము అంటారుp p చిత్రము లేదా q q చిత్రము ఇక్కడ Q1 Q2 Q3 లను వివరించడానికి బదులు మీరు చాలా క్వోర్టైల్స్ లెక్క వేయవచ్చు మరియు ఈ క్వోర్టైల్స్ ను డిస్ట్రిబ్యూషన్ కు ఎదురుగా ఈ చిత్రాన్ని గీయవచ్చు మీరు అనుకున్న విధముగా ఈ డేటాను అనుసరిస్తుంది మరియు ఒక వేళ డేటా 45 డిగ్రీల రేఖ కు పైన ఉంటే అప్పుడు మీరు చెప్పవచ్చు శాంపుల్ డేటా అనేది సరేన మీరు టెస్టింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ నుండి తీసుకున్నారు అని చెప్పవచ్చు కాబట్టి ఇది ఏ డిస్ట్రిబ్యూషన్ నుండి వచ్చింది అనే విషయాన్ని చూసే విధముగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ 20 చెర్రీ వృక్షాల ఉదాహరణను తీసుకున్నాను ముందు వాటిని స్టాండర్డైస్డ్ చేశాను స్టాండర్డైస్డ్ అంటే మనము మీన్ తీసివేసి మరియు స్టాండర్డ్ డీవియేషన్ తో భాగిస్తే మరియు మనకు విలువలు వస్తాయి ఈ 20 విలువలను స్టాండర్డైస్డ్ విలువలు అంటారు వాటిని నేను దిగువ నుండి ఎగువకు క్రమబద్ధం చేశాను ఇప్పుడు నేను 10శాతము క్వోర్టైల్ చూసినప్పుడు చూసినప్పుడు 20 బిందువులలో రెండు పాయింట్లు ముందు రెండు పాయింట్లు కింద 1 679 వస్తాయి అని చెప్పవచ్చు 679 అనేది 10 శాతము క్వోర్టైల్ అదే విధముగా 1 1016 అనేది 20 శాతము క్వోర్టైల్ మరియు మొదలగునవి సూచిస్తాయి ఉదాహరణకు 50 శాతము క్వోర్టైల్ లేదా మీడియన్ క్వోర్టైల్ సూచిస్తుంది ఈ ఉదాహరణలో స్టాండర్డైస్డ్ మెజర్ అనేది ఈ రెండు బిందువుల చుట్టూ ఉంటుంది ఒక బిందువు లేదా 0 లేదా 0 నకు దగ్గరగా ఉంటుంది అని మనం అనుకుందాం గమనించండి ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కొరకు 50 శాతము డేటా అనేది 0 లోపల ఉంటుంది అంటే ఇది ఏమి తెలుపుతుంది అంటే ఇప్పుడు మీరు ఒక స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నకు వెళితే మరియు ఈ కింది ఉన్న విలువను లెక్కవేస్తే ఇది ప్రోబబిలిటీ 0 ఇది చాలా తక్కువగా ఉన్న ప్రోబబిలిటీ అని మనము మాట్లాడుకున్నాము ఇప్పుడు మీరు ఇక్కడ ఉండే ఒక విలువలు ను 1 5 తీసుకుంటే ఈ విలువ ఏమి ఏమైనా ఇలా అవుతుంది అంటే 10 శాతము క్వోర్టైల్ అదే విధముగా మీరు అడగవచ్చు 20 శాతము డేటా కింద ఉండే విలువ ఏమిటి అని లేదా 20 శాతము స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విలువలు వీటి వక్ర రేఖ కింద ఉన్న వైశాల్యము యొక్క ప్రోబబిలిటీ 0 మరియు ఆ విలువ మీరు తీసుకున్న క్వోర్టైల్ 20 శాతము అవుతుంది మరియు అదే విధముగా అప్పుడు మీరు శాంపుల్ నుండి వచ్చిన అసలైన విలువ 1 67 నకు ఎదురుగా స్టాండర్డ్ నార్మల్ లను గీయవచ్చు దీనినే ప్రోబబిలిటీ చిత్రము అంటారు కాబట్టి ఇప్పుడు ఈ డేటా ను నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుండి గీసాము అప్పుడు మీరు మీరు ఒక వక్ర రేఖ ను ఈ విధముగా కనుగొంటారు నేను ఈ 20 బిందువుల కు నార్మల్ ప్రోబబిలిటీ చిత్రము గీయలేదు కానీ వేరే సమితి కి తీసాను కానీ ముఖ్యంగా మీరు తెలుసుకుంటే మీరు ఆలోచిస్తే ఈ డేటా అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుండి వచ్చింది అప్పుడు మీరు తెలుసుకుంటారు నార్మల్ ప్రోబబిలిటీ చిత్రము లో డేటా అనేది దానంతట అదే 45 డిగ్రీస్ వక్ర రేఖ పై ఉంటుంది మరియు అప్పుడు ఇది డిస్ట్రిబ్యూషన్ నుండి వచ్చిందని అను దానికి అవును అని ముగిస్తారు మీరు దీనిని ఏ డిస్ట్రిబ్యూషన్ కు అయినా పరీక్షించవచ్చు ఈ ఉదాహరణలు లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తో ఎలాగా పరీక్షించాలి అని చూపించాను మీరు ఒక యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ నుండి లేదా χ స్క్వేర్డ్ డిస్ట్రిబ్యూషన్ నుండి క్వోర్టైల్స్ తీసుకోవచ్చు మరియు ఈ శాంపుల్ క్వోర్టైల్స్ ఎదురుగా ఎక్స్పెక్టెడ్ పాపులేషన్ క్వోర్టైల్స్ తో ఈ చిత్రాన్ని గీయవచ్చు మరియు ఒకవేళ అవి 45 డిగ్రీ రేఖ పైకి వస్తే అప్పుడు ఇది సరి అయిన డిస్ట్రిబ్యూషన్ నుండి వచ్చిందని మీకు తెలుస్తుంది కాబట్టి డేటాను ఏ డిస్ట్రిబ్యూషన్ నుండి తీసుకు వచ్చాము అని చూడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు చివరి రకమైన చిత్రం స్కేటర్ చిత్రము ఇది డేటా ఎనాలసిస్ కు ఉపయోగపడుతుంది స్కేటర్ చిత్రముల లో ఒక రాండమ్ వేరియబుల్ వేరే దానికి ఎదురుగా ఉంటుంది కాబట్టి ఒక వేళ మీకు రెండు రాండమ్ వేరియబుల్స్ ఉంటే అవి y మరియు x అయితే మరియు నేను y మరియు x మధ్య ఏ సంబంధము సంబంధం ఉంది అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అప్పుడు ఈ డిపెండెన్సీ లేదా ఇంటర్డిపెండెన్సీ ను సరి చూసి చెప్పగల ఒక మార్గం ఏమిటంటే y వర్సెస్ x చిత్రాన్ని గీయడమే కాబట్టి ఈ ఉదాహరణలో మనము 100 విద్యార్థులకు సంబంధించిన కొంత డేటా ను తీసుకున్నాము అంటే ఇది విద్యార్థులు ఒక క్విజ్ కు తయారవడం మరియు అందులో కొంత మార్క్స్ తెచ్చుకోవడం కాబట్టి ఇది ముఖ్యంగా మీరు ఎక్కువ సమయం చదవడం కొరకు ఉపయోగిస్తే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది ఇక్కడ మీరు కనుగొనాలి మరియు మీరు అదే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు x అక్షము పై టైం ను నిమిషాలలో మనము తీసుకున్నాము మరియు y అక్షము పైన విద్యార్థికి వచ్చిన మార్క్స్ తీసుకున్నాము మరియు మీరు అక్కడ అమరికను చూడవచ్చు మార్క్స్ అనేవి కేటాయించిన టైం పై ఆధారపడి ఉందని తెలుస్తోంది మరియు నిజానికి ఈ ప్రత్యేక ఉదాహరణలో ఇది లీనియర్ డిపెండెన్సీ గా మీరు కనుగొనవచ్చు కాబట్టి ఈ డేటా బిందువుల గుండా మీరు ఒక రేఖను సుమారుగా చు గీయవచ్చు మేము ఎలా ఈ రేఖలను సరిపోయే విధముగా రిగ్రెషన్ ను ఉపయోగించి ఎలా చేయాలో చూపిస్తాము మరియు ఎలా ఈ రేఖ యొక్క ఎలా పెరామీటర్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాము కానీ చాలా ముఖ్యముగా ఒక వేళ రాండమ్ వేరియబుల్ y ఈ ఉదాహరణలో క్విజ్ మార్క్స్ చదివే టైం పై ఆధారపడి ఉంది అప్పుడు మీరు డేటా యొక్క అమరికను చూడవచ్చు వేరే వైపు ఒకవేళ డిపెండెన్సీ లేకపోతే ఈ డేటా అనేది ఇక్కడ చుట్టూ ఏ విధమైన స్పష్టమైన క్రమత లేకుండా ఒక రాండమ్ స్ప్రెడ్ గా ఉందని మీరు కనుగొంటారు ఈ ఉదాహరణలో ఈ రెండు వేరియబుల్స్ ఎక్కువగా లేదా తక్కువగా ఇండిపెండెంట్ అని మీరు చెబుతారు మరియు మీరు ఈ వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని కనుగొనవలసిన అవసరము లేదు కాబట్టి మనము మనం ఈ రెండు వేరియబుల్స్ మధ్య డిపెండెన్సీ ని అంచనా వేయడానికి ఈ చిత్రము ను గీసాము మరియు తర్వాత ఇంకా ఎనాలసిస్ చేయడానికి ముందుకు వెళదాము తదుపరి పాఠ్యాంశము లో మేము మిమ్మల్ని హైపోథిసిస్ టెస్టింగ్ ఉపయోగించి కొన్ని డెసిషన్ మేకింగ్ మరియు శాంపుల్ డేటా ను ఉపయోగించి పెరామీటర్స్ ను ఎలా ఎస్టిమేషన్ చేయాలి అనే వైపు తీసుకువెళతాము మిమ్మల్ని తరువాత పాఠ్యాంశంలో చూస్తాను